కాబట్టిమీ తదుపరి RL సర్క్యూట్ల విషయానికి వద్దాం 45 ఉదాహరణలు చూద్దాము మరియు దీనితో మీ ఫస్ట్ ఆర్డర్సర్క్యూట్ ముగుస్తుంది నేను ఏ అభ్యాసము ఇవ్వను బహుశా ఒక్కటి తప్ప కాబట్టి మీరు ఏదైనా మంచి పుస్తకాన్ని తెరిచి మీ స్వంతంగా ఏదైనా సమస్యను పరిష్కరించాలని పరిష్కరించడానికి ప్రయత్నించమని నా సూచన మరియు ఈ కోర్సు కోసం నేను సమస్యనైనా పరిష్కరించినట్లయితే వేరే వాటితో మీకు చాలా తేడా కనిపించదని నా ఉద్దేశ్యం నా ఉద్దేశ్యం అన్ని రకాలు సమస్యలు పరిగణించబడ్డాయి కాబట్టి t 0 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు i ని కనుక్కోండి చాలా సమయం నుండి స్విచ్ మూసివేయబడిందని అనుకోండి కాబట్టి ఈ స్విచ్ చాలా సమయం పాటు మూసివేయబడింది అంటే ఈ కరెంట్ ప్రవహిస్తుంది అంటే అది షార్ట్ సర్క్యూట్ మార్గాన్ని పొందుతోంది అంటే ఈ కరెంట్ ఇలా ప్రవహిస్తుంది చాలా సమయం పాటు స్విచ్ మూసివేయబడింది కాబట్టి ఆ సమయంలో స్విచ్ ఎక్కువసేపు మూసివేయబడితే ప్రేరకం కూడా షార్ట్ సర్క్యూట్గా పనిచేస్తుందని అనుకోండి అప్పుడు ప్రారంభ కరెంట్ ప్రవాహం ఏమిటి కాబట్టి ఆ సందర్భంలో i ఇది 20 వోల్ట్ 4 Ω తో భాగించబడుతుంది సరైనది కాబట్టి ఇది 5 యాంపియర్ ఎందుకంటే స్విచ్ చాలా సమయం నుండి మూసివేయబడింది కాబట్టి కరెంట్ ఇలా ప్రవహిస్తుంది కాబట్టి ఇది చురుకుగా ఉంటుంది ఎందుకంటే ఇది షార్ట్ సర్క్యూట్ మరియు ప్రేరకానికి షార్ట్ సర్క్యూట్ లాగా ప్రవర్తిస్తుంది కాబట్టి కరెంట్ 204 కాబట్టి 5 యాంపియర్ కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి ఈ i ఇది ప్రారంభ ప్రేరకం కరెంట్ అని నేను మీకు చెప్పాను అది 5 యాంపియర్ అవుతుంది ఇప్పుడు ఏమి జరుగుతుంది అంటే ప్రేరకం ద్వారా కరెంట్ తక్షణమే మారదు కాబట్టి స్విచ్ తెరిచినప్పుడు స్విచ్ తెరిచినప్పుడు ప్రేరకం ద్వారా కరెంట్ తక్షణమే మారదు కాబట్టి i i0 5 యాంపియర్ అవుతుంది కాబట్టి i i0 i 5 యాంపియర్ సరైనది ఇప్పుడు రెండవ విషయం ఏమిటంటే ఈ స్విచ్ వాస్తవానికి ఈ స్విచ్ ఇప్పుడు తెరిచి ఉంది స్విచ్ తెరిచినట్లయితే కాబట్టి ఈ స్విచ్ ఇప్పుడు మరియు t 0 వద్ద తెరవబడింది మరియు స్థిరమైన స్థితికి చేరుకుందని అనుకుందాం అంటే స్విచ్ తెరిచి ఉంది మరియు స్థిరమైన స్థితికి చేరుకుంటుంది అంటే ప్రేరకం మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి i 20 వోల్ట్ అవుతుంది మరియు ఇది ఇప్పుడు తెరిచి ఉంది కాబట్టి ఇది ఇది కరెంట్ ఇలా ప్రవహిస్తుంది కాబట్టి ఇది మరియు ఇది కరెంట్ i ∞ స్థిరమైన స్థితి అని చెప్పండి కాబట్టి ఇది 204 6 అవుతుంది కాబట్టి ఇది 2 యాంపియర్ అవుతుంది కాబట్టి i ∞ 2 యాంపియర్ ఉంటుంది సరైనది కాబట్టి నేను దానిని స్పష్టం చేస్తాను కాబట్టి ఇక్కడ i ∞ 2 యాంపియర్ ఇక్కడ ఇది రెండు యాంపియర్ మరియు సర్క్యూట్ స్విచ్లోకి తెరిచి ఉంటుంది మరియు స్విచ్ తెరిచినప్పుడు చూడండి కాబట్టి ఇది షార్ట్ సర్క్యూట్ కాబట్టి RThevenin అంటే ఏమిటి RThevenin షార్ట్ ఇది వోల్టేజ్ మూలం కాబట్టి ఇది 6 4 అవుతుంది అంటే Ω అంటే 10Ω కాబట్టిRThevenin 10 Ωమరియు τ సమయ స్థిరాంకం L R ఉంటుంది సరైనది కాబట్టి ఇది ⅔10 ఉంటుంది సరైనది కాబట్టి 115 సెకను అంటే τ కాబట్టి నేను దానిని స్పష్టం చేస్తాను కాబట్టి ప్రతిదీ ఇక్కడ τ LRThevenin లో కి తయారు చేయబడింది కాబట్టి 115 సెకను ఇప్పుడు మనకు ఇది తెలుసు i i ∞ i i ∞ e tτ కాబట్టి i ∞ 2 i మనం 5 i ∞ మళ్ళీ 2 మరియు e 15 t ను లెక్కించాము కాబట్టి ఇది i 2 3 e 15 t యాంపియర్ అవుతుంది సరైనది కాబట్టి ఇది సులభమైన సమస్య అదేవిధంగా ఇక్కడ నేను t ని సర్క్యూట్లోని అన్ని సమయ విలువలకుకనుగొంటాను సమయం యొక్క అన్ని విలువలు అంటే 40 0 కన్నాతక్కువ 40 0 కన్నా ఎక్కువ అని అర్ధం ఇక్కడ గమనించండి 5 వోల్ట్ ఉంది మరియు ఇక్కడ 5 u మాత్రమే ఒక దశవోల్ట్ దశ ఇన్పుట్ 5 u వోల్ట్ సరైనది మరియు ఇది 0 2 Ω ఇది 0 6 Ω మరియు ఇది 0 3 హెన్రీ సరైనది కాబట్టి ఈ 5 వోల్ట్ అనుసంధానించబడిందని ఒక విషయం ఉంది కానీ ఇది 5 u సరైనది కాబట్టి ఇది 5 u అంటే 5 u అంటే t 0 కన్నా తక్కువ ఉంటే ఇది 0 అవుతుంది మరియు t 0 కంటే ఎక్కువగా ఉంటే ఇది 5 అవుతుంది ఎందుకంటే u 0 t 0 కన్నా తక్కువ మరియు t 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు u 1 కాబట్టి ఈ సందర్భంలో t0 కన్నా తక్కువ అనుకుందాం అంటే 0 కన్నా తక్కువ అని అనుకుందాం వాస్తవానికి ఈ వోల్టేజ్ మూలం 0 కాబట్టి ఆ సందర్భంలో అది t 0 కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఇది ఒక సర్క్యూట్ లాగా ఉంటుంది ఎందుకంటే ఈ వోల్టేజ్ ఈ వోల్టేజ్ 0 అవుతుంది కాబట్టి సర్క్యూట్ను ఇలా చేయండి సరైనది షార్ట్ లాగా చేయండి సరైనది మరియు ఈ 5 వోల్ట్ ఉంది మరియు ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది మరియు సర్క్యూట్ ఒకదానికి అలాగే ఉంటే నా ఉద్దేశ్యం ఇది ఇలా స్థిరమైన స్థితిలో ఉంటే ప్రేరకం షార్ట్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది సరైనది కాబట్టి ప్రేరకం షార్ట్ సర్క్యూట్గా పనిచేస్తుంది కాబట్టి ఆ సమయంలో ప్రారంభ కరెంట్ కి ఏమి జరుగుతుంది ఈ కరెంట్ దిశ ఈ విధంగా తీసుకోబడుతుందిఅంటే ఇది ఇలా ఉంటుందిఅంటే ఇది షార్ట్ కనుక ఇది ఇలా ఉంటుంది కాబట్టి ఈ 0 6 Ω ప్రభావవంతం కాదు దీని ద్వారా ఏమీ జరగదు కాబట్టి 0 6 Ω నిరోధకత ద్వారా కరెంట్ 0 సరైనది కాబట్టి ఆ సందర్భంలో i i i0 ఏమైనా ఇది 5 0 2 అవుతుంది కాబట్టి ఇది 25 యాంపియర్ ఉంటుంది సరైనదిఅంటేi i i0 25 యాంపియర్ సరైనది కాబట్టి ఈ దశ ఇన్పుట్ దీనికి కారణం t 0 కన్నా తక్కువ కాబట్టి ఇది 25 యాంపియర్ ఇప్పుడు దాన్ని శుభ్రం చేస్తాను కాబట్టి తదుపరి పరిష్కారం తరువాత సరైనది కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అది ఇప్పుడు ఆ సమయంలో t 0 కన్నా ఎక్కువ ఉంటే ఈ 5 వోల్ట్ మూలం అక్కడే ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఇది 5 వోల్ట్ మరియు t 0 కన్నా ఎక్కువ ఉంటే 5 u 5 వోల్ట్ ఉంటుంది ఉంది మరియు ఆ సమయంలో ఆ సర్క్యూట్ మీ ఆ సర్క్యూట్ స్థిరమైన స్థితిలో ఉంది మరలా మరలా అది t 0 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు షార్ట్ సర్క్యూట్గా పనిచేస్తుంది మరియు అది స్థిరమైన స్థితికి చేరుకుందని అనుకుందాం ఆ సందర్భంలో ఒక స్థిరమైన స్థితి పరిస్థితి లో కూడా ఇది షార్ట్ కాబట్టి దీని గుండా ఏమీ ప్రవహించదు ఎందుకంటే ఇది షార్ట్ సర్క్యూట్ మార్గం కాబట్టి ఈ కరెంట్ ఇలా ప్రవహిస్తుంది కాబట్టి ఆ సందర్భంలో i∞ స్థిరమైన స్థితి విలువ 5 ఉంటుంది KVL ఇక్కడ ఉంటుంది నేను మీ కోసం వ్రాస్తున్నాను చూడండి కాబట్టి ఇక్కడ KVL ఇది ఉంటుంది 5 0 2 i 5 0 అందువల్ల i 100 2 అంటే 50 యాంపియర్ వాస్తవానికి ప్రాథమికంగా ఈ కరెంట్ i ∞ కాబట్టి ఈ కరెంట్ ఇది వాస్తవానికి i∞ i కాబట్టి ఇది 50 యాంపియర్ I ∞ కాబట్టి i 25 యాంపియర్ మరియు i∞ 50 50 యాంపియర్ సరైనది కాబట్టి స్థిరమైన స్థితి విలువ ఆ RThevenin ను పొందడానికి ఇప్పుడు దాన్ని స్పష్టం చేస్తాను కాబట్టి ఈ మూలం షార్ట్ అయుంది మరియు ఈ మూలం షార్ట్ అయుంది కాబట్టి 0 2 Ω మరియు 0 6 Ω సమాంతరంగా ఉంటాయి కాబట్టి RThevenin 0 2 0 6 0 6 అవుతుంది సరైనది కాబట్టి ఇది 0 6 0 8 అవుతుంది కాబట్టి ఇది 0 4 అవుతుంది కాబట్టి ఇది 1 5 Ω సరైనదని నేను అనుకుంటున్నాను కాబట్టి మరియు ఇక్కడ τ LRThevenin 0 3 హెన్రీ కాబట్టి సులభంగా లెక్కించవచ్చు కాబట్టి ఈ లెక్కలన్నీ నేను ఎలా చూపించాను కాబట్టి ఇప్పుడు ఈ పరిష్కారానికి రండి కాబట్టి ఈ సందర్భంలో RThevenin సుమారు 0 15 Ω రావడం సరైనది మరియు ఇది τ LRThevenin 2 సెకన్లు వచ్చింది మరియు నిర్వచనం 5 u 0 కి సమానం t 0 కన్నా తక్కువ మరియు ఇది 5 t 0 కన్నా ఎక్కువ ఐతే కాబట్టి i 25 యాంపియర్ i i0 i 25 యాంపియర్ ఎందుకంటే కరెంట్ మారే సమయంలో ప్రేరకం లో కరెంట్ తక్షణమే మారదు మరియు t 0 కన్నా ఎక్కువ ఉంటే i ∞ 50 యాంపియర్ ఉంటుంది ఇప్పుడు t 0 కన్నా ఎక్కువ ఉంటే మనకు తెలుసుi i ∞ i i ∞ e tτ సరే కాబట్టి ఈ విలువలన్నింటినీ ప్రతిక్షేపిస్తే i 50 25 e 0 5t యాంపియర్ పొందుతాము కాబట్టిt 0 కన్నా ఎక్కువగా ఉండే అన్నీ సమయాలలో అంటే i 25 యాంపియర్ ఇది ప్రారంభ విలువ t 0 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడుఇది 0 5 యాంపియర్ అవుతుంది లేదా సరళంగా దీన్ని ఇలా ఉంచండి i 25 సరైనది 25 e 0 5 t u వాస్తవానికి ఇది ఈ రెండు ఉన్నాయి ఈ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి అందుకే u తయారవుతుంది అందువల్ల i మరోసారి నేను రాస్తున్నాను t 0 కన్నా తక్కువగా ఉన్నప్పుడు u 0 మరియు t 0 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు u 1 గమనించండి కాబట్టి మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను తరువాత మరొకదాన్ని తీసుకోండి ఇది ఒక ఈ సమస్య కొద్దిగా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి చిత్రం 60 సరైనది నేను మీకు చూపిస్తాను స్విచ్ చాలా కాలం నుండి ఒక స్థితిలో ఉంది మరియు t 0 వద్ద అది b స్థానానికి మార్చబడింది ఇది t 0 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు i ని కనుగొనండి ఆపై b v v0 మరియు didt0 ఈ విషయాలన్నింటినీ మనం కనుగొనాలి కాబట్టి ఈ స్విచ్ చాలా కాలం నుండి a స్థితిలో ఉంది మరియు t 0 అయినప్పుడు అది b స్థానానికి మార్చబడుతుంది అంటే ఈ సమస్యలో స్విచ్ చాలా కాలం పాటు a స్థితిలో ఉంది అంటే సర్క్యూట్ స్థిరమైన స్థితికి చేరుకుంది సర్క్యూట్ చేరుకుంది ఇది చాలా కాలం పాటు ఇలా ఉంచబడిందని అనుకుందాం ఆ సమయంలో ప్రేరకం ఒక షార్ట్ సర్క్యూట్ లాగా ప్రవర్తిస్తుంది సరైనది మరియు కరెంట్ దీని ద్వారా ప్రారంభ కరెంట్ i ఇది 12 వోల్ట్ మరియు KVL ఇక్కడ ఉంటుంది KVL ఇక్కడ ఇలా ఉంటుంది ఇది12 12 వోల్ట్ 12 Ω 1 యాంపియర్ సరైనది కాబట్టి ఇది i i i0 1 యాంపియర్ సరైనది ఇప్పుడు t 0 వద్ద స్విచ్ అది ఇక్కడికి మార్చబడింది కాబట్టి ఈ భాగం వివిక్తంగా ఉంది స్విచ్ ఇక్కడకి మార్చబడింది కాబట్టి ఆ సమయంలో కూడా మొదట i ∞ ని తెలుసుకోవాలి మరియు అంటే t 0 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అది స్థిరమైన స్థితికి చేరుకుందని అనుకుందాం కాబట్టి మళ్ళీ ఇది షార్ట్ సర్క్యూట్ కనుక ఆ సమయంలో దీని ద్వారా ప్రవహించే కరెంట్ i ∞ అంటే స్థిరమైన స్థితి విలువ కాబట్టి ఆ సందర్భంలో ఇది 2 i ∞ 6 కాబట్టి i ∞ 3 యాంపియర్ సరైనది కాబట్టి i 1 యాంపియర్ మరియు i ∞ 3 యాంపియర్ సరైనది మరియు దీన్ని స్పష్టం చేస్తాను కాబట్టి ఇది i 1 యాంపియర్ మరియు i i i0 1 యాంపియర్ t0 వద్ద స్విచ్ b స్థితిలో ఉంది కాబట్టి ఈ సందర్భంలో స్విచ్ b స్థితిలో ఉన్నప్పుడు స్విచ్ b స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఇది చాలా సులభం RThevenin 2 ఎందుకంటే ఈ రెండు విషయాలు నుండి ఆ RThevenin ను పొందడానికి మరియు ఆ సమయంలో ఈ వోల్టేజ్ మూలాన్ని షార్ట్ చేస్తుంది కాబట్టి ప్రాథమికంగా ఇది 2 Ω కాబట్టి RThevenin 2 Ω సరైనది మరియు L 1 హెన్రీ ఇవ్వబడుతుంది కాబట్టి సమయ స్థిరాంకాన్ని సులభంగా లెక్కించవచ్చు కాబట్టి ఈ సందర్భంలో τ L RThevenin కాబట్టి L 1 హెన్రీ మరియు RThevenin 2 Ω కాబట్టి 0 5 సెకను మరియు i∞ నేను మీకు చూపించాను ఇది 3 యాంపియర్ ఈ 3 యాంపియర్ సరైనది ఎలా పొందాలో చూపబడింది కాబట్టి స్విచ్ b స్థానంలో ఉన్నందున మరియు సర్క్యూట్ స్థిరమైన స్థితికి చేరుకుంది ఇప్పుడు t 0 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు i i ∞ i i ∞ e tτ అని మనకు తెలుసు కాబట్టి ఈ విలువలన్నింటినీ ప్రతిక్షేపిస్తే i ∞ i మరియు τ i 3 1 3 e 2 t లేదా సులభంగా e 2t యాంపియర్ సరైనది కాబట్టి t 0 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడు రెండవ విషయం స్విచ్ a స్థితిలో ఉన్నప్పుడు స్థిరమైన స్థితిలో ఉన్న ప్రేరకాలు షార్ట్ సర్క్యూట్ గా పనిచేస్తాయి సరైనది కాబట్టి ఈ సందర్భంలో దాని నుండి సులభంగా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ స్విచ్ a స్థితిలో ఉన్నప్పుడు నా ఉద్దేశ్యం కాబట్టి ప్రేరకం ఒక షార్ట్ సర్క్యూట్ లా ప్రవర్తిస్తుంది మరియు ఇది ప్రేరకం అంతటా ఉన్న వోల్టేజ్ కాబట్టి మరియు దీని ద్వారా కరెంట్ ఒక యాంపియర్ ఇది i i i0 i 1 యాంపియర్ అని తెలుసు కాబట్టి కెవిఎల్ ఇలా ఉంటుంది ఎందుకంటే ప్రేరకం షార్ట్ సర్క్యూట్గా పనిచేస్తుంది కాబట్టి i 12 1 ఎందుకంటే కరెంట్ ప్రవహిస్తుంది సరైనది v 12 ఇది 12 0 v 0 అంటే v i అంటే వాస్తవానికి i ఇది మొదట నేను i v రాస్తాను ఇది v 0 అవుతుంది కానీ v 0 వోల్ట్ ఎందుకంటే ఆ సమయంలో ఈ సర్క్యూట్ లో ఈ స్విచ్ చాలా కాలం పాటు a స్థానం లో ఉంది కాబట్టి ఇది v 0 వోల్ట్ సరైనది కాబట్టి నేను దానిని స్పష్టం చేస్తాను కాబట్టి అందుకే v 0 వోల్ట్ ఇప్పుడు t 0 వద్ద స్విచ్ 1 స్విచ్ b స్థానంలో ఉంచినప్పుడు మనం కెవిఎల్ ను వర్తింపజేస్తాము కాబట్టి స్విచ్ b స్థానంలో ఉన్నప్పుడు b ఇక్కడ స్విచ్ bస్థానం వద్ద ఉన్నప్పుడు ఈ సర్క్యూట్లోకి చూస్తాను కాబట్టి ఆ సమయంలో KVL ను వర్తించండి కరెంట్ i i i0 అని అనుకుందాం కాబట్టి ఈ వలయం లో కెవిఎల్ను ఇక్కడ వర్తించండి కాబట్టి అలా చేస్తే ఈ 2 i0 v0 6 0 ను పొందుతారు ఆ వలయం లో వర్తించినప్పుడు మరియు I i0 తీసుకోండి ఎందుకంటే స్విచ్ అయ్యే సమయంలో కరెంట్ అలా మారదు కాబట్టి ప్రేరకం లో కరెంట్ తక్షణమే మారదు కాబట్టి నా ఉద్దేశం ఇది 2 i0 v0 6 పొందుతాను కాబట్టి స్విచ్ స్థితిలో ఉంటే స్విచ్ ఈ స్థితిలో ఉంటే స్విచ్ మారే సమయంలో దీని ద్వారా ప్రవహించే కరెంట్ i0 సరైనది కాబట్టి ఇది ఇలా ఉంటే i ఇక్కడ రెండు అవుతుంది నేను వ్రాస్తున్నాను i రెండు అవుతుంది అప్పుడు i0 v0 6 0 కానీ i0 1 కాబట్టి వాస్తవానికి v v0 i 6 2 4 వోల్ట్ అవుతుంది సరైనది కాబట్టి నేను దానిని స్పష్టం చేస్తాను కాబట్టి ఇక్కడ ఇది v0 4 వోల్ట్ మరియు సాధారణంగా మనకు v L di dt తెలుసు కాబట్టి v0 4 వోల్ట్ కాబట్టి మనకు తెలుసు కాబట్టి మనం L didt0 v0 అని వ్రాయవచ్చు కాబట్టి దీనిని కనుక్కోమని అడిగారు కాబట్టి didt0 విలువని కనుక్కోమని అడిగారు didt0 v0 L అవుతుంది కాబట్టి L 1 హెన్రీ మరియు v0 4 వోల్ట్ కాబట్టి ఇది 4 యాంపియర్సెకను అవుతుంది కాబట్టి కొంచెం అవగాహన అవసరం ఇప్పుడు తదుపరిది ఈ సమస్య ఈ ప్రత్యేకమైన స్విచ్చింగ్ను వినండి డిసి అస్థిరమైన స్విచ్చింగ్ విషయం మనమందరం అర్థం చేసుకుంటున్న విషయం చాలా స్పష్టంగా ఉంది అప్పుడు మాత్రమే సులభంగా పరిష్కరించగలరు ఏ సమయంలో అయినా దాన్ని పరిష్కరించవచ్చు కానీ కేవలం ఒకటి చూడాలి విషయాలు ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు ఈ చిత్రంలో స్విచ్ చాలా కాలంగా తెరిచి ఉంది అంటే ఈ స్విచ్ వాస్తవానికి చాలా కాలం పాటు తెరిచి ఉంది మరియు స్విచ్ t 0 వద్ద మూసివేయబడితే i విలువని కనుక్కోవాలి కాబట్టి ఈ స్విచ్ చాలా కాలం పాటు తెరిచి ఉంది అంటే ప్రేరకం షార్ట్ సర్క్యూట్ లా ప్రవర్తిస్తుంది మరియు ఇది చాలా కాలం పాటు తెరవబడింది i అంటే ఏమిటో కనుక్కోవాలి మరియు స్విచ్ మారే సమయంలో i i మరియు స్విచ్ మారే సమయంలో i0 మారదు అది సరైనది కాబట్టి ఆ సందర్భంలో i i ను కనుగొనడానికి ప్రయత్నిస్తే i 4 2 Ω మరియు 2 Ω అవుతుంది ఎందుకంటే ఇది చాలా కాలం పాటు తెరిచి ఉంది కాబట్టి ఇది ఇప్పుడు ఈ 1 యాంపియర్ 44 1 యాంపియర్ అవుతుంది కాబట్టి i0 1 యాంపియర్ ఇది i స్విచ్ మారడానికి ముందు i మరియు స్విచ్ ను మార్చిన తర్వాత i0 1 యాంపియర్ ఇది i0 ఎందుకంటే ప్రేరకం ద్వారా కరెంట్ తక్షణమే మారదు ఇప్పుడు నేను దానిని స్పష్టం చేస్తాను ఇప్పుడు ఈ స్విచ్ మూసివేయబడింది ఈ స్విచ్ మూసివేయబడింది సరైనది అంటే ఈ స్విచ్ ఇప్పుడు మూసివేయబడింది కాబట్టి ఆ సందర్భంలో ఇది క్రియారహితంగా ఉంటుంది అది షార్ట్ కాబట్టి మరియు సర్క్యూట్ స్థిరమైన స్థితికి చేరుకుందని అనుకుందాం ప్రేరకం షార్ట్ సర్క్యూట్ గా పనిచేస్తుంది సరైనది కాబట్టి దీన్ని ఇలా చేయండి i∞ 4 2 ఎందుకంటే 2 Ω నిరోధకత మాత్రమే చురుకుగా ఉంటుంది ఎందుకంటే కరెంట్ మార్గం ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది సరైనది కాబట్టి ఇది షార్ట్ సర్క్యూట్ అయినందున ఇది లేదు కాబట్టి ఇది రెండు యాంపియర్ అవుతుంది అది స్థిరమైన స్థితి విలువ కాబట్టి నేను దానిని స్పష్టం చేస్తాను మరియు స్విచ్ మూసివేయబడినందున ఇది మూసివేయబడింది మరియు ఇలా ఉంటే సర్క్యూట్ మార్గం ఇలా ఉంటుంది కాబట్టి ఇది మూసిన సర్క్యూట్RThevenin ఇది RThevenin 2 Ω ను పొందటానికి ఇది షార్ట్ చేయాలి ఇది రాదు ఎందుకంటే స్విచ్ మూసివేసిన తరువాత ఇది క్రియారహితంగా మారుతుంది కాబట్టి ఇది2 Ω అవుతుంది ఇది RThevenin సరైనది మరియు τ L R సమయ స్థిరాంకాన్ని కనుగొనవచ్చు కాబట్టి నేను ఇక్కడ అన్నీ వివరించాను అయినప్పటికీ i ఇది 4 యాంపియర్ RThevenin 2 Ω నేను మీకు చెప్పాను కాబట్టి τ L RThevenin L 1 హెన్రీ కాబట్టి ½ సెకను మరియు t → ∞ i ∞ I2 యాంపియర్ మరియు t 0 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మనకు తెలుసుi i ∞ i i ∞ e tτ అన్ని i ∞ i విలువలను నేను ప్రతిక్షేపిస్తే మనకి i 2 e 2t యాంపియర్ లభిస్తుంది సరైనది ఇప్పుడు అన్ని t విలువ లకు i విలువ పొందాలంటే i ఒక యాంపియర్ t 0 కంటే తక్కువగా ఉన్నప్పుడు i 1 యాంపియర్ మరియు t 0 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు i 2 e 2t యాంపియర్ అవుతుంది అందువల్ల నేను ఈ సమీకరణాన్ని i 2 e 2t అని ఇలా వ్రాయగలము 1 u సరైనది కాబట్టి ఇది i∞ మరియు ఈ విషయం క్షమించండి ఇది 1 u కాబట్టి ఈ విధంగా రాయవచ్చు t 0 కంటే తక్కువగా ఉన్నప్పుడు u 0 ఇది 1 యాంపియర్ సరైనది మరియు t 0 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు u 1 అవుతుంది t 0 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు u 1 అని రాయవచ్చు కాబట్టి ఇది 1 u అవుతుంది కాబట్టి 2 e 2t సరైనది కాబట్టి ఈ విధంగా రాయండి కాబట్టి నేను t 0 కంటే తక్కువగా ఉన్నప్పుడు u 0 మరియు 0 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు u 1 అని గమనించాను కాబట్టి ఈ సమస్య అర్థమైనదని ఆశిస్తున్నాము కాబట్టి ఇప్పుడు మరొక విషయం ఏమిటంటే ఈ చిత్రం లో t 0 సందర్భాన్ని చూపిస్తాను కాబట్టి నేను చిత్రం లో మీకు చూపిస్తాను స్విచ్ S1 మూసివేయబడింది మరియు 4 సెకన్ల తరువాత స్విచ్ S2 మూసివేయబడింది iకనుగొనాలి t 2 సెకను మరియు t 5 సెకండ్ వద్ద i ని లెక్కించాలి కాబట్టి t 0 సమయంలో S1 స్విచ్ మూసివేయబడుతుంది మరియు 4 సెకన్ల తరువాత S2 మూసివేయబడుతుంది కాబట్టి ఇది సర్క్యూట్ కాబట్టి t 0 వద్ద ఈ స్విచ్ S1 మూసివేయబడుతుంది మరియు t 4 సెకన్ల తరువాత ఈ S2 మూసివేయబడుతుంది కాబట్టి ఆ సమయంలో 4 సెకన్ల తర్వాత S1 మరియు S2 రెండూ ఎప్పటికీ మూసివేయబడతాయి కాబట్టి నేను దానిని స్పష్టం చేస్తాను కాబట్టి నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇది ప్రారంభంలో ఈ స్విచ్ కూడా తెరిచి ఉంది మరియు ఇది కూడా తెరిచి ఉంది అంటే ఈ వోల్టేజ్ మూలానికి ఈ వోల్టేజ్ మూలం ఎటువంటి ప్రభావం చూపదు కాబట్టి ప్రారంభంలో ఇది తెరిచినప్పుడు ఇది తెరిచి ఉంటుంది కాబట్టి ప్రారంభంలో ఈ i 0 అంటే i i0 సరైనది కాబట్టి ఇది 0 ఎందుకంటే ఇది తెరిచి ఉంది మరియు ఇది ఇప్పుడు తెరిచి ఉంది ఇప్పుడు ఈ S1 ఇది అన్నింటినీ మూసివేయబడింది ఇది ఓపెన్ కానీ ఇది కూడా ఓపెన్ S2 4 సెకన్ల తరువాత మూసివేయబడుతుంది కాబట్టి ఇది మూసివేయబడింది అంటే ఇది సరైన మార్గం ఇది తెరిచిన మార్గం కాబట్టి ఈ శాఖకు ఎటువంటి ప్రభావం ఉండదు మరియు స్థిరమైన స్థితిలో ప్రేరకం షార్ట్ సర్క్యూట్ గా పనిచేస్తుందని అనుకుందాం కాబట్టి ఈ సందర్భంలో అలా అయితే అప్పుడు ఏమి ఉంటుంది ఆ స్థిరమైన స్థితి కరెంట్ ఏమిటి అది ఎప్పుడు S1 మూసివేయబడుతుందో i∞ విలువని తెలుసుకోవాలి కాబట్టి ఇది 4 Ω మరియు 6 Ω సిరీస్ లో ఉన్నందున ఫలితంగా 10 Ω వస్తుంది మరియు ఇది 40 వోల్ట్ కాబట్టి ఇది 404 అవుతుంది అది 4010 క్షమించండి ఇది 4 యాంపియర్ కాబట్టి i ∞ 4 యాంపియర్ i 0 మరియు i ∞ 4యాంపియ యొక్క ప్రారంభ విలువ సరైనది ఇప్పుడు ఇక్కడ స్థిరాంకం ఏమిటో తెలుసుకోవడానికి మీరు ప్రయత్నిస్తే నేను దీనిని స్పష్టం చేస్తాను ఇది మూసి ఉంది మరియు ఇది తెరిచి ఉంది ఈ సందర్భంలోబి RThevenin ను పొందడం కోసం కానీ S 2 తెరిచి ఉంటుంది ఇది RThevenin వోల్టేజ్ మూలం షార్ట్ అయుంది సరైనది మరియు RThevenin ఉంటుందిమనం ఈ టెర్మినల్ నుండి ఈ టెర్మినల్ నుండి చూస్తున్నాము ఇది తెరిచి ఉంటుంది ఇది 6 4 10 Ω ఇది RThevenin మరియు τ L RThevenin సరైనది L 5 హెన్రీ మరియు ఇది 10 Ω కనుక ½ సెకను సరైనది కాబట్టి దీనితో నేను చెప్పేది ఏమిటంటే ఈ i ∞ 4 RThevenin 10 Ω τ ½ సెకను మరియు ఈ సూత్రం మాకు తెలుసు i i ∞ i i ∞ e t ఈ విలువలన్నింటినీ ప్రతిక్షేపిస్తే i 4 యాంపియర్ వస్తుంది అది 0 మరియు 4 సెకన్ల మధ్య ఉంటుంది ఎందుకంటే స్విచ్ S1 మూసివేయబడింది సరైనది ఇప్పుడు t 4 సెకన్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఇది మూసివేయబడింది ఇది మూసివేయబడింది మరియు ఇది కూడా మూసివేయబడింది అంటే ఈ రెండు స్విచ్లు ఎప్పటికీ మూసివేయబడతాయి కాబట్టి ఇది కూడా మూసివేయబడిందని అర్థం ఇది t 4 సెకనులో ఇది మూసివేయబడుతుంది ఇది మూసివేయబడింది ఈ రెండు స్విచ్లు ఎప్పటికీ మూసివేయబడతాయి కాబట్టి ఆ సందర్భంలో మళ్ళీ i∞ ని మరియు t 4 సెకను వద్ద ప్రారంభ విలువను కనుగొనాలి t t0 4 వద్ద ప్రారంభ పరిస్థితి ఏమిటో కనుగొనాలి మరియు స్థిరమైన స్థితిలో తుది పరిస్థితి ఏమిటో కనుగొనాలి ఆపై t ≥ 4 ఉన్నప్పుడు వ్యక్తీకరణను కనుగొనాలి కాబట్టి ఈ సందర్భంలో రెండు స్విచ్లు మూసివేయబడినప్పుడు మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను కాబట్టి S2 మూసివేయబడింది అంటే S1 మరియు S2 ఎప్పటికీ మూసివేయబడతాయి కాబట్టి S2 యొక్క ఆకస్మిక మూసివేత ప్రేరకం కరెంట్ ను ప్రభావితం చేయదు ఎందుకంటే ప్రేరకం ద్వారా కరెంట్ ఆకస్మికంగా మారదు ఈ వ్యక్తీకరణలో ప్రారంభ కరెంట్ t 4 వద్ద t 4 వద్ద ఉంది ఇక్కడ i 4 ఇక్కడ t 4 పెట్టాలి ఎందుకంటే స్విచ్ S2 మూసివేయబడింది ఈ సమస్యను పరిష్కరించండి ఈ సమస్యను పరిష్కరించేటప్పుడు తెలుసుకోండి మొదట పుస్తకంలో సర్క్యూట్ ని గీద్దాము తరువాత ఏమి జరుగుతుందో చూద్దాము ఈ దృశ్య ఉపన్యాసం ఎప్పుడైనా చదివినప్పుడు మొదట పుస్తకంలో సర్క్యూట్ను గీయండి ఆపై నేను చెప్పేది చూడకుండా మీరు సొంతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి కాబట్టి ఇక్కడ t 4 సెకన్లు ఉంచండి కాబట్టి i i i 4 సుమారు 4 యాంపియర్ అని కనుగొంటారు ఎందుకంటే 1 e8 చాలా చిన్న విలువ కనుక ఇది సుమారు 4 యాంపియర్ అంటే t 4 సందర్భంలో ఇప్పుడు నోడ్ A వద్ద వోల్టేజ్ ని v గా పరిగణించండి కాబట్టి ఈ సందర్భంలో ఇప్పుడు స్థిరమైన స్థితికి చేరుకుందని అనుకుందాం ఇది ఒక స్థిరమైన స్థితికి చేరుకుంది కాబట్టి ఇది మూసివేయబడింది ఇది మూసివేయబడింది మరియు ఇది నోడ్ a దీని v అంటే v∞సరైనది స్థిరమైన స్థితి విలువ ఆ సమయంలో ఇది షార్ట్ సర్క్యూట్ చేయబడినది కాబట్టి ఆ సమయంలో అనువర్తనంలో KVL ని వర్తింపచేయండి ఈ వోల్టేజ్ v వోల్ట్ 40 వోల్ట్ సరైనది ఎందుకంటే ఈ 40 వోల్ట్ మరియు ఇక్కడ ఇది 10 వోల్ట్ ఉంది మరియు ఈ v∞ అంటే ఇది ఈ వోల్టేజ్ షార్ట్ చేయబడివుంది ఇది 6 Ω రెసిస్టర్ కాబట్టి ఇక్కడ మనం ఇప్పటికే అధ్యయనం చేసిన నోడల్ విశ్లేషణ ని నేను నేరుగా వ్రాస్తున్నాను KCL ను నోడ్ A వద్ద వర్తిస్తే v v∞ అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో 4 2 v 6 తప్ప ఏమీ కాదు కానీ v v ∞ సరైనది ఈ v ఏమీ కాదు కానీ v∞ స్థిరమైన స్థితిలో ప్రేరకం షార్ట్ సర్క్యూట్ గా పనిచేస్తుంది సరైనది కాబట్టి దీనిని పరిష్కరిస్తే వాస్తవానికి ఇదిv v ∞ కాబట్టి ఇది 180 11 వోల్ట్ సరైనది కాబట్టి ఈ సందర్భం లో i∞ v 6 అవుతుంది ఎందుకంటే ఈ నోడల్ విశ్లేషణ ఆ 6 Ω రెసిస్టెన్స్ కు వర్తిస్తే మనకు ఈ v∞ కాబట్టి iv 6 అవుతుంది 180 11 గా ఉంటుంది ఎందుకంటే v ∞ 18011 నేను v∞ వ్రాయలేదు ఇది అర్ధమవుతుంది కానీ ఇది 2 727 యాంపియర్ కాబట్టి నేను దానిని స్పష్టం చేస్తాను కాబట్టి ప్రేరకం టెర్మినల్ వద్ద ఉన్న థెవెనిన్ నిరోధకత 64 24 2 గా ఉంటుంది నేను సర్క్యూట్కు తిరిగి వెళ్లవలసిన అవసరం లేదు పుస్తకంలో సర్క్యూట్ను గీయండి మరియు దాన్ని పొందగలను ఇది 223 Ω అవుతుంది కాబట్టి τ L RThevenin అవుతుంది కాబట్టి 5223 1522 సెకను అంటే అది τ కాబట్టి 75 సమీకరణం నుండి మనకు ఇది తెలుసు i లో t 0 కాదు t 0 కంటే ఎక్కువ అది 4 సెకన్లు కాబట్టి 75 సమీకరణం నుండి i i∞ i i ∞ e కాబట్టి ఇది ప్రాథమికంగా i∞ i అంటే t 0 4 సెకను కాబట్టి i i∞ i i ∞ e వాస్తవానికి i 4 సెకన్లు ఎందుకంటే S2 4 సెకన్ల తర్వాత మూసివేయబడింది కాబట్టి ఈ విలువలన్నింటినీ i ∞i i ∞ మరియు t τ విలువ పెడితే i 2 727 తరువాత 4 2 727 తరువాత e 2215 గా పొందుతారు కాబట్టి t 4 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు i 2 273 e 1 467 యాంపియర్ అవుతుంది ఈ విషయం ఇక్కడ వ్రాసివుంది కాబట్టి ఇవన్నీ కలిపి చూస్తే t 0 ఉన్నప్పుడు i 0 కి సమానము మరియు మనకు ప్రారంభ విలువ i తెలుసు 0t 4 ఉన్నప్పుడు 4 అవుతుంది t4 ఎక్కువగా ఉన్నప్పుడు ఇది i విలువ అవుతుంది 2 స్విచ్లు ఉన్నందున మరియు t 2 సెకను వద్ద i యొక్క విలువ ఏమిటో కనుక్కోమని అడిగారు కాబట్టి t 2 వద్ద i4 3 93 యాంపియర్ మరియు t 0 5 సెకన్ల వద్ద కూడా కనుక్కోమని అడిగారు కాబట్టి ఇది 2 727 1 273 అవుతుంది కాబట్టి 1 4 67 3 02 యాంపియర్ దీనితో మనం ఫస్ట్ ఆర్డర్DC సర్క్యూట్ను ముగిద్దాము 2030 సమస్యలు వివిధ రకాల సమస్యలను పరిష్కరించాము దీనితో DC కి సంబంధించిన అన్నీ భావనలు వివరించానని భావిస్తున్నాను కాబట్టి తదుపరి ఉపన్యాసం నుండి మనం సింగిల్ ఫేజ్ ఎసి సర్క్యూట్లకు వెళ్తాము మరియు DC సర్క్యూట్ లలో మనం అనేక సమస్యలను పరిష్కరించాము అంటే మొత్తం 6 అధ్యాయాలలో నేను చాలా సమస్యలను పరిష్కరించాను కానీ ఎసి సర్క్యూట్లలో సంక్లిష్ట సంఖ్య ఉంటుంది మరియు దాని కారణంగా మనం పరిష్కరించే సమస్యల సంఖ్యను పరిమితం చేస్తాము 7 8 9 10 అధ్యాయం లేదా అంతకన్నా తక్కువ కావచ్చు ఎందుకంటే అందులో సంక్లిష్ట సంఖ్య ఉంటుంది కానీ నేను చేస్తాను కానీ ఏదైనా మంచి పుస్తకం తీసుకోని సమస్యలను పరిష్కరించండి కాబట్టి తరువాతి దృశ్య ఉపన్యాసం నుండి సింగిల్ ఫేజ్ ఎసి సర్క్యూట్లని చూస్తాము